కెమికల్ ఇంజనీరింగ్లో ప్రాథమిక సూత్రాలు మరియు లెక్కలపై ఓపెన్ ఆన్లైన్ కోర్సుకు స్వాగతం మేము మాడ్యూల్ 11 కింద కంప్యూటర్ ఎయిడెడ్ బ్యాలెన్స్ లెక్కల గురించి చర్చిస్తున్నాము ఇప్పుడు ఈ మాడ్యూల్లో కంప్యూటర్ ఎయిడెడ్ బ్యాలెన్స్ లెక్కలపై ఆ చర్చను కొనసాగిస్తాము ఈ ఉపన్యాసంలో ప్రాసెస్ ఫ్లోషీటింగ్ గురించి చర్చించడానికి ప్రయత్నిస్తాము సూత్రాలు వివిధ రకాల ప్రాసెస్ ఫ్లోషీటింగ్ మరియు ఫ్లోషీటింగ్ కోడ్ లు గురించి చర్చిస్తాము ఇప్పుడు ఈ ఫ్లోషీటింగ్ ఆధారిత లెక్కల కొరకు మీరు ప్రాసెస్ డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ ల గురించి తెలుసుకోవాలి మేము మునుపటి ఉపన్యాసంలో ప్రాసెస్ డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ ల గురించి వివరించాము మరియు వివిధ ఉదాహరణలతో విశ్లేషణ విభిన్న కాంపోనెంట్లను అక్కడ విభిన్న వేరియబుల్స్ యొక్క స్పెసిఫికేషన్లను పేర్కొనడం జరిగినది వాటి ద్వారా మేము ఒక ప్రాసెస్ ఫ్లోషీట్ ఎలా తయారు చేయాలో వివరించాము ఆ డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ ను ఎలా విశ్లేషించాలో అవి వేర్వేరు వేరియబుల్స్ మరియు మెటీరియల్ బాలన్స్ మరియు ఎనర్జీ బాలన్స్ ఆధారంగా అభివృద్ధి చేయబడిన డిఫరెంట్ ఇండిపెండెంట్ ఈక్వేషన్స్ పై ఆధారపడి ఉంటాయి ఇప్పుడు ఆ మెటీరియల్ బ్యాలెన్స్ లేదా ఎనర్జీ బ్యాలెన్స్ సమీకరణాల ఆధారంగా మీరు దీన్ని ఫ్లోషీట్ చేయవచ్చు కంప్యూటర్ స్క్రీన్లో స్ప్రెడ్షీట్ పరంగా ఇది కొనసాగవచ్చు ఇక్కడ మీరు ఆ వేరియబుల్స్ను పేర్కొనవచ్చు ఆ వేరియబుల్స్ వాస్తవానికి మెటీరియల్ బాలన్స్ ఈక్వేషన్స్ ఏమిటిఎనర్జీ బాలన్స్ ఈక్వేషన్స్ ఏమిటి అనే విధంగా పేర్కొనాలి దాని ఆధారంగా ఆ లినియర్ ఈక్వేషన్స్ లేదా నాన్ లీనియర్ సమీకరణాలను పరిష్కరించడం కొరకు ఆ స్ప్రెడ్ షీట్ లో మీరు గమనించవచ్చు ఆ మెటీరియల్ బ్యాలెన్స్ ఆధారంగా అది ఏమి వస్తున్నప్పటికీ సూచించిన తరువాత లేదా ఆ ప్రాసెస్ ఈక్వేషన్స్ మరియు వేరియబుల్స్ యొక్క స్పెసిఫికేషన్ అని మీరు చెప్పవచ్చు ఆపై మీరు కొన్ని కోడ్ లు లేదా ఆ కంప్యూటర్ ప్రోగ్రామ్ ల ద్వారా ఆ సమీకరణాలను పరిష్కరించవచ్చు అందువల్ల దీనిని ఫ్లోషీటింగ్ కోడ్ అని అంటారు కాబట్టి లినియర్ మరియు నాన్ లీనియర్ సమీకరణాలను పరిష్కరించడానికి లేదా ఆప్టిమైజేషన్ ప్రాసెస్ చేయడానికి వివిధ రకాల ఫ్లోషీటింగ్ కోడ్లు ఉపయోగించబడుతున్నాయని మేము ఇక్కడ చూపిస్తాము ప్రాసెస్ యొక్క ఆప్టిమైజేషన్ కోసం పరిష్కరించాల్సిన కొన్ని లినియర్ మరియు నాన్ లీనియర్ సమీకరణాలు కూడా ఉన్నాయని మీరు గమనించవచ్చు ఆ మెటీరియల్ బ్యాలెన్స్ మరియు ఎనర్జీ బ్యాలెన్స్ సమీకరణం ఆ ఆప్టిమైజేషన్ సమస్యలను పరిష్కరించే వారి ఆధారంగా అలాగే ఆ సమీకరణాన్ని పరిష్కరించడానికి అనేక అల్గోరిథంలు మరియు కోడ్ లు ఉపయోగించబడుతున్నాయి మేము ఆ కోడ్ లను కూడా ఇక్కడ చూపిస్తాము ఇప్పుడు వివరాల్లోకి వెళ్ళే ముందు ఆ ప్రాసెస్ ఫ్లోషీటింగ్ అంటే ఏమిటి అనే దానికి మీరు కట్టుబడి ఉండాలి ఇప్పుడు ఇది సాధారణంగా స్టడీ స్టేట్ ఎనర్జీ మరియు మెటీరియల్ బ్యాలెన్స్ యొక్క కంప్యూటర్ ఆధారిత క్యాలీక్యూలేషన్స్ లను నిర్వహించడానికి రూపొందించబడిన ప్రక్రియ యొక్క ఒక భాగం అలాగే మీరు ఈ ఫ్లో షీటింగ్ ద్వారా అంచనా వేయవచ్చు ఆ కెమికల్ ప్రాసెస్ పరిమాణం పరికరాలు మరియు ఆ ఆప్టిమైజేషన్ సమస్యల ఆధారంగా పర్టికులర్ కెమికల్ ప్రాసెస్కు అయ్యే ఖర్చులు లేదా ఆర్థిక వ్యవస్థ ఏమిటి ఆ ఆపరేషన్ల శ్రేణి యొక్క గణితశాస్త్రపరంగా వివరించిన సమస్యను కంప్యూటర్ పరిష్కరించిందని మీకు తెలుసు ప్రక్రియ యొక్క ఆప్టిమైజేషన్ కోసం సిద్ధాంతపరంగా కొన్ని లాజికల్ డెసిషన్స్ఉన్నాయని మీరు చెప్పవచ్చు మరియు కంప్యూటర్ కొన్ని కోర్సు లేదా అలాంటి ఇతర పరిష్కారాల ద్వారా ఆ సమీకరణాలను పరిష్కరించడానికి కొన్ని బాలన్స్ఈక్వేషన్స్ లను ఉపయోగిస్తుంది ఇక్కడ మెటీరియల్ ఎనర్జీ బ్యాలెన్స్ లను పరిష్కరించడం కొరకు కంప్యూటర్ ఈ దిగువ పేర్కొన్నదానిని ఉపయోగిస్తుంది స్లైడ్ ల్లో ఇవ్వబడ్డ విధంగా మీరు గమనించవచ్చు ఇక్కడ ఆ పదార్థం ఎనర్జీ బాలన్స్ ఈక్వేషన్స్ పరిష్కరించడానికి కొన్ని ఈక్వేషన్ సాల్ వేర్స్ లను ఉపయోగించవచ్చు ఆ మెటీరియల్ అండ్ ఎనర్జీ బాలన్స్ఈక్వేషన్ పరిష్కరించడానికి కొన్ని జనరిక్ కోడ్ లను ఉపయోగించవచ్చు ఈ మెటీరియల్ మరియు ఎనర్జీ బ్యాలెన్స్ సమీకరణంతో పరిష్కరించడం కొరకు కొన్ని ఫ్లోషీటింగ్ కోడ్ లు కూడా లభ్యం అయ్యే స్ప్రెడ్ షీట్ లో మీరు ఆ మెటీరియల్ మరియు ఎనర్జీ బ్యాలెన్స్ని పరిష్కరించవచ్చు ఇప్పుడు ఫ్లోషీటింగ్ లోఎస్సెంటియాల్ ప్రాబ్లెమ్ లినియర్ మరియు నాన్ లీనియర్ సమీకరణాల పెద్ద సమితిని పరిష్కరించడం వాస్తవానికి ఈ పరిష్కారం కేవలం ఇటరేటివ్ ప్రక్రియ ద్వారా ఆమోదయోగ్యమైన ఖచ్చితత్త్వం ఆ సందర్భంలో ఫ్లోషీటింగ్ లో మీరు ప్రాసెస్ డిగ్రీస్ లను తీసుకోవడానికి తగినంత నిర్దిష్టతలను తయారు చేయాలి ప్రాసెస్ ఫ్లోషీట్ ఫ్రీడమ్ యొక్క ప్రాసెస్ డిగ్రీలతో పేర్కొనబడిన తరువాత ఈ ఇన్ లెట్ మరియు అవుట్ లెట్ యొక్క నిర్ధిష్ట స్పెసిఫికేషన్ లను కూడా స్పెసిఫికేషన్ ఇన్ లెట్ అవుట్ లెట్ ప్రాసెస్ చేస్తుంది స్ట్రీమ్లు అవి థర్మోడైనమిక్ వేరియబుల్స్ వంటి విభిన్న వేరియబుల్స్తో ఉంటాయి పేర్కొన్న ఫ్లోషీట్ యొక్క పరిష్కారం మీకు తెలిసిన స్ట్రీమ్ల విషయంలో మీరు స్థిరమైన స్టేట్ ఆపరేషన్ను పరిశీలిస్తున్నట్లయితే మీరు చూస్తారు ఆ స్థిరమైన స్టేట్ మెటీరియల్ మరియు ఎనర్జీ బ్యాలెన్స్లను మీరు పరిష్కరించాలి ఫ్లోషీటింగ్ ప్యాకేజీగా పిలవబడే కంప్యూటర్ కోడ్ ద్వారా దాన్ని పొందవచ్చు ఇప్పుడు ఈ కంప్యూటర్ కోడ్ ప్రాథమికంగా అక్కడ ఇది వాస్తవానికి ఈక్వేషన్ సొల్వింగ్ ప్రోగ్రామ్స్ మెటీరియల్ అండ్ ఎనర్జీ బాలన్స్ ఈక్వేషన్ ఆధారంగా ఉంది కొన్ని ప్రోగ్రామ్లు తయారు చేయబడతాయి వీటిని వాస్తవానికి ఆ పరిష్కారం కొరకు ఉపయోగిస్తారు ఆ ఈక్వేషన్ సొల్వింగ్ ప్రోగ్రామ్స్ ఏమిటి ఈక్వేషన్ సొల్వింగ్ ప్రోగ్రామ్స్ లినియర్ మరియు నాన్ లీనియర్ మెటీరియల్ బ్యాలెన్స్ పరిష్కరించడానికి ఉపయోగించవచ్చు ఈక్వేషన్ సొల్వింగ్ ప్రోగ్రామ్స్ మీరు ఉపయోగించగల ప్రోగ్రామ్ ల యొక్క అనేక సెట్ల లైబ్రరీ నమూనాలను కలిగి ఉండవచ్చు లేదా సవరించిన సంస్కరణలను ఉపయోగించడానికి మార్చవచ్చు కొన్నిసార్లు మీరు ఆ లినియర్ ఈక్వేషన్ పరిష్కరించడానికి ఉపయోగించగల వాణిజ్యపరంగా అందుబాటులో ఉన్న కోడ్ ను చూస్తారు కానీ మీరు అక్కడ ఒక నిర్దిష్ట సమస్య కోసం విభిన్న రకాల లినియర్ ఈక్వేషన్ లేదా నాన్ లీనియర్ సమీకరణాలను కలిగి ఉంటే అందువల్ల ఆ సందర్భంలో మీరు లైబ్రరీలో లభ్యం అవుతున్న ప్రస్తుత ప్రోగ్రామ్లు లేదా మోడల్స్ ని సవరించవచ్చు కాబట్టి ఆ సందర్భంలో మీరు సంప్రదాయబద్ధంగా ఆ నమూనాలను మార్చవచ్చు మరియు ఆ కార్యక్రమాల కొత్తగా సవరించిన సంస్కరణలను చేయవచ్చు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లైబ్రరీ నమూనాలు సాధారణంగా వాణిజ్యపరంగా అందుబాటులో ఉన్నాయి ఈ రూట్స్ అఫ్ ఈక్వేషన్ ఈ రూట్ ఈక్వేషన్ లను పరిష్కరించడానికి కొన్ని కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయి ఇంకా కొన్ని లైబ్రరీ మోడల్స్ డిఫరెన్సియేషన్ మరియు ఇంటిగ్రేషన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ స్పెషల్ ఫంక్షన్లు ఆప్టిమైజేషన్ సమస్యలు మ్యాట్రిక్స్ లెక్కలు ఆర్బిట్రేరీ లెంగ్త్ ఇంటిజర్ కూడా ఇంటరాక్టివ్ టేబుల్స్ గ్రాఫిక్స్ స్టాటిస్టిక్స్ మరియు కర్వ్ ఫిట్టింగ్ వంటి వేరియబుల్స్ మొదలైనవి కాబట్టి ఇవి అందుబాటులో ఉన్న లైబ్రరీ నమూనాలు మీరు మీ లినియర్ లేదా నాన్ లీనియర్ సమీకరణాలను పరిష్కరించడానికి ఈ లైబ్రరీ నమూనాలను ఉపయోగించవచ్చు అలాగే మీ సమస్యల ఆధారంగా మీరు ఈ నమూనాలను సవరించవచ్చు ఇప్పుడు ఆ సమీకరణాలను పరిష్కరించడానికి పద్ధతులు ఏమిటి సాధారణ కంప్యూటర్ ప్రోగ్రామ్ లను ఉపయోగించి ఈ లినియర్ మరియు నాన్ లీనియర్ సమీకరణాలను పరిష్కరించడానికి అనేక టెక్నిక్ లు ఉన్నాయని మీరు ఇప్పుడు చూస్తారు రెండు ప్రధాన కేటగిరీలు ఇక్కడ డైరెక్ట్ మెథడ్ మరియు ఇంటరాక్టివ్ విధానం వంటివి ఉన్నాయి ప్రత్యక్ష పద్ధతి విషయంలో లినియర్ ఈక్వేషన్ కోసం పద్ధతులు చాలా వరకు ప్రసిద్ధ గౌసియన్ ఎలిమినేషన్ అల్గోరిథం నుండి వస్తాయని మీరు గమనించవచ్చు ఈ పద్ధతులు మొత్తం మెట్రిక్స్ మరియు కుడి చేతి వైపును నిల్వ చేయడానికి గణనీయమైన జ్ఞాపకశక్తి అవసరం ఈ రెండూ లెక్కల సమయంలో నిరంతరం సవరించబడతాయి ఒకవేళ మీరు లినియర్ ఈక్వేషన్లు లేదా నాన్ లీనియర్ సమీకరణాలను ఏర్పాటు చేసినట్లయితే వేరియబుల్స్ ప్రకారంగా మీరు ఆ సమీకరణాలను సగటు గా చూస్తారు మీరు అక్కడ ఒక లినియర్ ఈక్వేషన్ ఫార్మ్స్ గావ్రాయవచ్చు తరువాత మీరు ఈ గౌసియన్ ఎలిమినేషన్ టెక్నిక్ లను మీకు తెలిసిన ఆ మెట్రిక్ ఫార్మ్ అఫ్ ఈక్వేషన్స్ పరిష్కరించవచ్చు అల్గోరిథం కూడా అందుబాటులో ఉంది అక్కడ లీనియర్ లేదా నాన్ లీనియర్ సమీకరణాల సెట్ ను పరిష్కరించడానికి మీరు ఆ అల్గోరిథంను ఉపయోగించవచ్చు కానీ గౌసియన్ ఎలిమినేషన్ అల్గోరిథం ప్రాథమికంగా లీనియర్ సమీకరణ పరిష్కారానికి ఉపయోగించబడుతుంది అయితే అక్కడ ఆ నాన్ లీనియర్ సమీకరణాన్ని పరిష్కరించడానికి మీరు న్యూటన్ రాఫ్సన్ పద్ధతి లేదా న్యూటన్ ఏకైక పద్ధతులను ఉపయోగించవచ్చు ఆ మెటీరియల్ బ్యాలెన్స్ సమీకరణం లేదా ఎనర్జీ బాలన్స్ ఈక్వేషన్స్ లను ఒక నిర్ధిష్ట ప్రక్రియలో విభిన్న భాగాల కొరకు పొందినప్పుడల్లా మొత్తం ప్రక్రియ కొరకు కూడా మీరు చూడవచ్చు ఆ సమీకరణాలన్నింటినీ మెట్రిక్స్ ఫార్మ్స్ గా అమర్చాలి తరువాత కంప్యూటర్ కోడ్ ల ద్వారా మీరు దానిని పరిష్కరించాలి ఇంకా మీ సమీకరణాల సమితి నుండి పొందినట్లయితే సుమారుగా పరిష్కారం లేదని అనుకుంటే అప్పుడు మీరు ఆ సమీకరణాలను మరికొన్ని సహాయక సమీకరణాలతో సవరించాలి కాబట్టి మీరు అక్కడ ఆ పరిష్కారాన్ని పొందవచ్చు కానీ కొన్నిసార్లు మీరు ఆ న్యూటన్ పద్ధతిని లేదా గాస్సియన్ ఎలిమినేషన్ పద్ధతిని ఉపయోగించకుండా ఆ ఖచ్చితమైన పరిష్కారాన్ని పొందడానికి సిద్ధాంతపరంగా ఆ సమీకరణాన్ని పరిష్కరించవచ్చు ఇటురటివ్ మేథోడ్స్ ప్రాథమికంగా సమీకరణాల వ్యవస్థ AX b ఇక్కడ A లేదా ఇక్కడ కోఎఫీషియంట్లు మరియు X ఆ వేరియబుల్స్ సమితి వంటి మ్యాట్రిక్స్ రూపంలో వ్రాయబడితే అవి తెలియని వేరియబుల్స్ మరియు b మళ్లీ అక్కడ కొన్ని కోఎఫీషియంట్లు కాబట్టి మీరు ఈ మెటీరియల్ బ్యాలెన్స్ సమీకరణాలను మెట్రిక్స్ ఫార్మ్ గా వ్యక్తీకరిస్తుంటే X0 వంటి ప్రారంభ అంచనా Xk ద్వారా ఆ పరిష్కారాన్ని ఉత్పత్తి చేయడానికి ఈ భావనను ఉపయోగించవచ్చు వెక్టర్స్ యొక్క క్రమం రీసోన్బలీ మరియు వేగంగా కావలసిన పరిష్కారం వైపు కలుస్తుంది ఇప్పుడు ప్రత్యామ్నాయ పద్ధతులు కూడా ఈ భావనను అమలు చేయడానికి ఒక మార్గం ఈ మెట్రిక్స్ ఫార్మ్ లో మీరు ఆ X విలువ యొక్క ప్రారంభ అంచనాను ఊహించడం ద్వారా పరిష్కరించవచ్చు ఆపై మీరు ఆ ప్రారంభ అంచనా ఆధారంగా మీరు ఆ అంచనా విలువలను మార్చుకుని ఆ ఊహలను అక్కడ సంభాషించడం ద్వారా కావలసిన పరిష్కారానికి వస్తారు పరిష్కారాన్ని రాబట్టగలుగుతారు కాబట్టి మీరు ఈలినియర్ ఈక్వేషన్స్ ఇటురటివ్ మేథోడ్స్ ద్వారా పరిష్కరించవచ్చు మీరు కంప్యూటర్ ప్రోగ్రామ్ల ద్వారా కూడా దీన్ని పరిష్కరించవచ్చు ఇది లీనియర్ మరియు నాన్ లీనియర్ సమీకరణాల కోసం ఉపయోగించబడుతుంది అయితే అక్కడ కేవలం నాన్ లీనియర్ సమీకరణాల కోసం మేము ఇంతకు ముందు వర్ణించాము అక్కడ మీరు మీ జాకోబియన్ మెట్రిక్స్ యొక్క ఇన్వెర్స్ ను కలుపుకొని అక్కడ సవరించిన న్యూటన్ పద్ధతిని ఉపయోగించాల్సిఉంటుంది ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఆ లీనియర్ మరియు నాన్ లీనియర్ సమీకరణాలన్నింటినీ స్ప్రెడ్షీట్లో వ్యక్తం చేస్తున్నప్పుడు అక్కడ అన్ని సమీకరణాలను పరిష్కరించడానికి మీరు స్ప్రెడ్షీట్ ప్రోగ్రామ్లను తయారు చేయాలి ఇది యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలా వద్దా అనే అంశాల ఆధారంగా ప్రాతినిధ్యం వహించవచ్చు ఇది సులభంగా అర్థం చేసుకోవాలా వద్దా లేదా సాధారణ ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చా లేదా అనేదానిపై ఆధారపడి ఉంటుందిఅక్కడ ఉన్నప్పటికీ స్ప్రెడ్షీట్ ప్రోగ్రామ్లను తగ్గించడానికి ఏవైనా ఇతర టూల్స్ ఉపయోగపడతాయా లేదా అవన్నీ వాస్తవానికి అక్కడ పరిగణించబడతాయి ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలియకుండా మెటీరియల్ బ్యాలెన్స్ సమస్యలను మాత్రమే పరిష్కరించడానికి స్ప్రెడ్షీట్ ప్రోగ్రామ్ను వర్తింపజేయవచ్చు ఇక్కడ ఇది ముఖ్యమైన పాయింట్లలో ఒకటి స్ప్రెడ్షీట్ సాధారణంగా ప్రాతినిధ్యం వహిస్తుంది ఉపయోగించడానికి సులభమైనది మరియు యూజర్ ఫ్రెండ్లీ మర్యాదలతో పునరావృతమయ్యే ఇంటరాక్టివ్ విజువల్ ప్రోగ్రామ్ స్ప్రెడ్షీట్ ప్రోగ్రామ్ల సామర్థ్యాలను మెరుగుపరచడానికి వర్డ్ ప్రాసెసర్లు 3 డైమెన్షనల్ గ్రాఫిక్స్ జనరల్ యుటిలిటీస్ మరియు కమ్యూనికేషన్స్ లింక్స్ వంటి అనేకమైనవి ఉపయోగించవచ్చు స్ప్రెడ్షీట్ మానిటర్ స్క్రీన్పై పెద్ద 2 డైమెన్షనల్ మ్యాట్రిక్స్ లేదా శ్రేణి యొక్క భాగాన్ని ప్రదర్శిస్తుందని ఇక్కడ చూడండి స్లయిడ్లలో ఇక్కడ చూపినట్లుగా స్ప్రెడ్షీట్లు వాస్తవానికి అక్కడ మానిటర్లో ఎలా కనిపిస్తాయి కాబట్టి మీరు ఇక్కడ లినియర్ ఈక్వేషన్స్ సెట్ ని పొందుతున్నట్లయితే ఈలినియర్ ఈక్వేషన్స్ సెట్ స్ప్రెడ్ షీట్ లో ఎలా వ్యక్తీకరించవచ్చు ఈ లీనియర్ సమీకరణం సెట్ ని పరిష్కరించడం కొరకు మీరు వాస్తవానికి అమలు చేయబడ్డ స్ప్రెడ్ షీట్ ఎలా కాబట్టి ఆ స్ప్రెడ్ షీట్ లో సాధారణంగా సంఖ్యల వరుసలు మరియు కాలమ్ లు ఉంటాయి ఇవి ఇక్కడ వరుస పారామీటర్స్ ద్వారా గుర్తించబడతాయి ఇక్కడ పారామీటర్స్ లేదా వేరియబుల్స్ కూడా ఇక్కడ 12 6 9 3 15 4 4 4 6 వంటి పారామీటర్స్ ఇవి ఇక్కడ కోఎఫిసిఎంట్స్ ఇక్కడ వేరియబుల్స్ X1 X2 X3 వంటివి ఉంటాయి కాబట్టి స్ప్రెడ్ షీట్ లో మీరు ఇక్కడ ఈ వేరియబుల్స్X1 X2 X3 మరియు అక్కడ కోఎఫిసిఎంట్స్ ఏమిటో కూడా పేర్కొనాలి అనేక ఇటరేటివ్ ప్రక్రియల కొరకు స్ప్రెడ్ షీట్ లో ఈ లీనియర్ సమీకరణాన్ని పరిష్కరించగలరని గమనించవచ్చు సాధారణంగా ఒక స్ప్రెడ్ షీట్ కోడ్ లు అక్కడ లినియర్ ఈక్వేషన్స్ సెట్ ని పరిష్కరించడానికి గౌసియన్ సీడెల్ ఇటరేటివ్ అని పిలువబడే పద్ధతిని ఉపయోగించాయి కనుక ఇక్కడ ఈ సమీకరణాలు ఇవ్వబడినట్లు చూపబడింది కాబట్టి ఈ గాస్ సీడెల్ ఇటురటివ్ మేథోడ్స్ప్రకారం స్ప్రెడ్షీట్లో ఈ లినియర్ ఈక్వేషన్ ని ఎలా పరిష్కరించాలో అది అక్కడ ఇవ్వబడింది ఇక్కడ ఇలా చేయండి కాబట్టి మీకు ఇది ఎలా తెలుస్తుంది లినియర్ ఈక్వేషషన్స్ స్ప్రెడ్షీట్లో వ్యక్తీకరించబడతాయి మరియు దీన్ని ఎలా పరిష్కరించాలో ఇక్కడ చూపబడింది స్ప్రెడ్ షీట్ యొక్క ప్రయోజనం ఏమిటి స్ప్రెడ్ షీట్ ల సృష్టి మరియు అమలు సాధారణంగా యూజర్ ఫ్రెండ్లీ ప్రోగ్రామ్ రాయడం మరియు అమలు చేయడం కంటే గణనీయంగా తక్కువ శ్రమను కలిగి ఉంటుంది ఇంజినీరింగ్ ప్రాక్టీస్ వంటి ఇతర ప్రయోజనాలు అక్కడ అమలు చేయడానికి తక్కువ ఖర్చు మరియు అమలులో సౌలభ్యం రీసన్అబుల్ స్పీడ్ మరియు లెక్కల్లో ఉపయోగించే సమీకరణాల నిర్దిష్ట పరిజ్ఞానం ఆ సందర్భాలలో ఈ స్ప్రెడ్షీట్ ప్రోగ్రామ్లు లేదా స్ప్రెడ్షీట్ కోడ్లు ఆ లీనియర్ సమీకరణాలను పరిష్కరించడానికి ఉపయోగించవచ్చు కానీ ఇక్కడ కూడా కొంత ప్రతికూలత ఉంది ఈ సందర్భంలో స్ప్రెడ్ షీట్లు చాలా సంక్లిష్టమైన పదార్థం మరియు ఎనర్జీ బాలన్స్ ఈక్వేషన్స్ను నిర్వహించలేవు అలాగే ఈ స్ప్రెడ్ షీట్ వాస్తవానికి మెయింటెనెన్స్ మరియు మినీకంప్యూటర్లకు మరింత తగినది అందుకే ఒక సాధారణ కంప్యూటర్ లో చాలా సంక్లిష్టమైన మెటీరియల్ ఎనర్జీ బ్యాలెన్స్ కొరకు పరిష్కారాన్ని పొందడం మీకు చాలా కష్టం అందువల్ల ఆ సందర్భంలో మీరు కొన్ని మినీకంప్యూటర్లను ఉపయోగించాలి మీరు మినీకంప్యూటర్లు కాదు మరియు ఈ సంక్లిష్ట పదార్థం మరియు ఎనర్జీ బాలన్స్ ఈక్వేషన్స్ ల కోసం దీనిని ఉపయోగించలేము ఫ్లోషీటింగ్ ప్రోగ్రామ్ లు వాస్తవానికి 1960లలో రసాయన ప్రక్రియ పరిశ్రమ కంప్యూటర్ ఎయిడెడ్ ప్రాసెస్ డిజైన్ కోసం పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ ల ఉపయోగాన్ని ప్రారంభించింది అటువంటి కార్యక్రమాలు వివరాల ఫ్లోషీట్ స్థాయిలో ఒక రసాయన ప్రక్రియ గురించి సమాచారాన్ని అంగీకరిస్తారు మరియు మెటీరియల్ ఎనర్జీ ఫ్లోస్ గురించి డేటాను అందించే క్యాలీక్యూలేషన్స్ చేస్తారు కానీ ఖర్చు గురించి పైప్ లేవుట్ సమయం ప్రభావాలు మరియు ఇతర గురించి మీరు డిజైన్ మరియు ఆపరేషన్ కోసం ఉపయోగకరమైన సమాచారాన్ని చెప్పవచ్చు మీరు ఇక్కడ సాధారణ నిర్మాణం ఆధారంగా సాధారణ ఫ్లోషీటింగ్ కోడ్ను పొందవచ్చు ఆ వినియోగదారు ఇంటర్ఫేస్ ఫ్లోషీటింగ్ కోడ్ను పరిశీలిస్తుంటే ఆ సందర్భంలో మీకు ఇక్కడ ఇన్పుట్ డేటా స్ట్రీమ్ వేరియబుల్స్ తెలిసిన విలువలు అవుట్పుట్ రిపోర్ట్ గ్రాఫిక్స్ మరియు ఆ తర్వాత ఫ్లో రేఖాచిత్రం ప్రాసెస్ చేయాలి కాబట్టి ఈ యూజర్ ఇంటర్ఫేస్ నుండి మీరు ఈ 3 కాంపోనెంట్లను మరియు ఈ 3 కాంపోనెంట్లను ప్రాథమికంగా ఆ ఫిజికల్ ప్రాపర్టీ డేటా ఆధారంగా పొందవచ్చు అలాగే ఆ పరికరాల యూనిట్ లేదా ఆపరేషన్ సబ్రౌటిన్లను కూడా పొందవచ్చు ఆ ఇన్పుట్ మరియు అవుట్పుట్ లెక్కలు ఆర్డర్ ఫైల్స్ లిస్ట్లు స్ట్రీమ్ కనెక్షన్ కన్వర్జెన్స్ కోసం పరీక్షలను అమలు చేయడం ద్వారా మీరు ఈ ఫిసికల్ ప్రాపర్టీ డేటా మరియు పరికరాల యూనిట్ ఆపరేషన్ సబ్రౌటిన్లను ఇంటర్కనెక్ట్ చేయవచ్చు కాబట్టి మీరు వ్యక్తిగత పరికరాలు లేదా ప్రాసెస్ యూనిట్ యొక్క సబ్రౌటిన్లను కలపడం ద్వారా కొన్ని పరికరాలు లేదా ప్రక్రియల అంచనా కోసం ఏదైనా ఫిసికల్ ప్రాపర్టీ డేటా ను ఉపయోగిస్తున్నప్పుడు ఆ విషయాలన్నీ ఇక్కడ పొందుపరచబడతాయి దాని తర్వాత మీరు స్ట్రీమ్ వేరియబుల్స్ యొక్క ఆ ఇన్పుట్ డేటాను తెలిసిన విలువలను పొందడానికి ఆ యూజర్ ఇంటర్ఫేస్ను పొందవచ్చని మీరు గమనించవచ్చు అలాగే అక్కడ అవుట్పుట్ రిపోర్ట్ గ్రాఫ్లు ఎలా ఉంటాయి ప్రాసెస్ పరికరాల యొక్క ఈ సబ్రౌటిన్ ఆధారంగా ఆ యూజర్ ఇంటర్ఫేస్ను ఆ గణనతో కలిపి పొందుపరిచే ప్రాసెస్ ఫ్లోడయా గ్రామ్ కూడా ప్రాసెస్ చేయండి ఇప్పుడు ఫ్లోషీటింగ్ యొక్క 2 పద్ధతులు సమీకరణ ఆధారిత ఫ్లోషీటింగ్ పద్ధతులు ఉన్నాయి మరియు మాడ్యులర్ పద్ధతి కూడా ఉన్నాయి కాబట్టి ప్రాథమికంగా ఈ 2 ఫ్లోషీటింగ్ పద్ధతి కింద మీరు ఫ్లోషీటింగ్ కోడ్లను చేయవచ్చు వాటి ఆధారంగా మీరు మెటీరియల్ ఎనర్జీ బ్యాలెన్స్ సమీకరణం ఆధారంగా ఆ ప్రాసెస్ ఇన్పుట్ అవుట్పుట్ వేరియబుల్స్ను పరిష్కరించవచ్చు ఇప్పుడు ఆ సమీకరణ ఆధారిత ఫ్లోషీటింగ్ పద్ధతి ఏమిటి ఈ సందర్భంలో అక్కడ అమలు చేయబడిన ప్రక్రియను సూచించే మొత్తం సమీకరణాలు మరియు అసమానతలను మీరు గమనించవచ్చు సమీకరణాలను ఒక క్రమ పద్ధతిలో పరిష్కరించవచ్చు ఇది మాడ్యులర్ ప్రాతినిధ్యానికి సమానంగా ఉంటుంది లేదా న్యూటన్ యొక్క పద్ధతులు లేదా ఇతర పద్ధతుల ద్వారా ఏకకాలంలో ఉంటుంది ఫ్లోషీటింగ్ యొక్క మాడ్యులర్ పద్ధతి ప్రాథమికంగా ఇది మాడ్యూల్స్ యొక్క సేకరణ దీనిలో సమీకరణాలు మరియు ఇతర సమాచారం ప్రాతినిధ్యం వహిస్తున్న ఉపవ్యవస్థలు లేదా పరికరాల భాగాన్ని కలిపి సేకరిస్తారు ఉపవ్యవస్థలు కోడ్ చేయబడ్డాయి తద్వారా మాడ్యూల్ మిగిలిన ఫ్లోషీట్ నుండి ఆ ఐసోలేషన్లో ఉపయోగించబడుతుంది అది ఒక ఫ్లోషీట్ నుండి పోర్టబుల్గా కూడా ఉపయోగించబడుతుంది ఇప్పుడు మాడ్యూల్ కొరకు ఇంటర్ కనెక్షన్ లను ఏర్పాటు చేయాలి తద్వారా మాడ్యూల్ నుంచి మాడ్యూల్ కు స్ట్రీమ్ లు కంపోజిషన్ లు ఫ్లోరేట్లు గుణకం మొదలైన వాటికి సంబంధించిన సమాచారాన్ని బదిలీ చేయవచ్చు కాబట్టి ప్రాథమికంగా ఇక్కడ ఈ సందర్భంలో అక్కడ ఫ్లోషీటింగ్ యొక్క ఈ మాడ్యులర్ పద్ధతి కొన్ని మాడ్యూల్స్ ఉండాలి ఆ సందర్భంలో మాడ్యూల్స్ ప్రాథమికంగా ఉపవ్యవస్థలు ఉంటాయి మాడ్యూల్ గా ఆ ఉపవ్యవస్థలు పరస్పరం అనుసంధానించబడతాయి ఆ ఇంటర్ కనెక్షన్లు ఒక మాడ్యూల్ నుండి మరొక మాడ్యూల్ కు సమాచారాన్ని బదిలీ చేసే విధంగా ఉంటాయి ఆ సందర్భంలో మీరు అక్కడ టెస్ట్ స్ట్రీమ్ లు కూర్పులు ఫ్లోరేట్లుకోఎఫిసిఎంట్స్ మొదలైన వాటి యొక్క సమాచారాన్ని చేర్చాలి ప్రతి మాడ్యూల్ ఎక్విప్ మెంట్ సైజు మెటీరియల్ ఎనర్జీ బ్యాలెన్స్ సమీకరణాలు ఆ కాంపోనెంట్ ఫ్లోరేట్ ల కొరకు కేటాయించబడ్డ వేరియబుల్స్ ఏమిటో మీరు చూసినప్పుడు సమీకరణాలను రేట్ చేస్తుంది మరియు ఉష్ణోగ్రత మరియు ప్రెస్సుర్స్ ను థర్మోడైనమిక్ వేరియబుల్స్ అని అంటారు ఒక నిర్ధిష్ట స్థితిలో పేజీ సాలిడ్ లిక్విడ్ లిక్విడ్ నుండి సాలిడ్లిక్విడ్ నుండి వేపర్ గా మారుతుంది మాడ్యూల్ లో ప్రాతినిధ్యం వహించే ఫిసికల్ ఎక్విప్మెంట్ ను విడిచిపెట్టే ప్రతి స్ట్రీమ్ యొక్క ఫేజ్ కండిషన్స్ అందువల్లనే ప్రతి మాడ్యూల్ ఈ సమాచారం ద్వారా బాగా అమర్చబడిందని మీకు తెలుసు తద్వారా ఈ సమాచారం ఒక మాడ్యూల్ నుంచి మరో మాడ్యూల్ కు బదిలీ చేయబడిందని మీకు తెలుస్తుంది ఇతర మార్గాలు ద్వారా కూడా మీరు ఈ మాడ్యూల్ ఆధారిత ఫ్లోషీటింగ్ ను విశ్లేషించవచ్చు ఆ సందర్భంలో చాలా రసాయన ప్రక్రియలు విభిన్న కలయిక ద్వారా ప్రాతినిధ్యం వహిస్తాయి ఆ మాస్ శక్తి మరియు మొమెంటం బదిలీ అనేది ఫెనోమేనా ఆ మిక్సింగ్ హీటింగ్ కూలింగ్ రియాక్షన్ ఫేజ్ కాంట్రాక్ట్ ఫేజ్ ట్రాన్సిషన్ ఫేజ్ సెపరేషన్ వంటివి మరియు స్ట్రీమ్లను ఇలా విభజించడం అని కూడా మీరు చెప్పవచ్చు కాబట్టి ఇవి మీరు బ్లాక్ డయా గ్రామ్ న్ని రూపొందించగల కొన్ని ఫెనోమేనా ఈ బ్లాక్ డయా గ్రామ్ ఆధారంగా మీరు ఈ మాడ్యూల్ను అమర్చవచ్చు మీరు ఆ మాడ్యూల్ని అంచనా వేయవచ్చు నిర్దిష్ట మాడ్యూల్ ఆధారిత కోడ్ల ద్వారా మీరు ఆ మాడ్యూల్ని కూడా పరిష్కరించవచ్చు

ఈ ఫెనోమేనా ఆధారిత ప్రక్రియ ఫ్లోషీట్ ఆ సందర్భంలో కింది 8 ఫెనోమేనా ఆధారిత ప్రాసెస్ బ్లాక్లను ఉపయోగించడం ద్వారా చాలా ప్రాసెస్లు మీకు ప్రాతినిధ్యం వహిస్తాయని తెలుసుకోవచ్చు ఇక్కడ రెండు దశల మిక్సింగ్తో సహా ఈ మిక్సింగ్ లాగా మీ రసాయన ప్రక్రియలలో మల్టీ ఫేజ్ ఫ్లో సిస్టమ్స్ ఉంటే మూడు దశల మిక్సింగ్ కూడా ఉంటుంది వేడెక్కడం కూడా అక్కడ ఒక మాడ్యూల్ అయి ఉండాలి లేదా మీరు ఆ బ్లాక్లను చూడవచ్చు ఫేజ్ కాంటాక్ట్ ఫేజ్ ట్రాన్సిషన్ ఫేజ్ సెపరేషన్ మరియు డివైడింగ్ వంటి కూలింగ్ రియాక్షన్ మీ ప్రాసెస్ సమస్యల ఆధారంగా ఉండే సమీకరణాల యొక్క లినియర్ మరియు నాన్ లీనియర్ సెట్ ని పరిష్కరించడం కొరకు విభిన్న 8 ఫెనోమేనా ఆధారిత ప్రాసెస్ బ్లాక్ లు మీకు తెలుసు అలాగే ఈ విభిన్నఫెనోమేనా ఆధారిత ప్రాసెస్ బ్లాక్ ల ఆధారంగా మీరు ఆ ప్రక్రియను ఆప్టిమైజ్ చేయవచ్చు ఆపై కంప్యూటర్లు వాస్తవానికి కంప్యూటర్ కోడ్లు లేవు లేదా ఫెనోమేనా ఆధారిత ఫ్లోషీటింగ్ కోడ్లను వీటి ఆధారంగా తయారు చేయవచ్చని మీరు చెప్పవచ్చు ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ రొటీన్ మీకు తెలిసిన మాడ్యూల్స్కు సరైన ఆర్డర్ సబ్రౌటిన్ల లైబ్రరీ నుండి సమాచారాన్ని ప్రసారం చేస్తుంది మరియు సంబంధిత డేటాబేస్ నుండి భౌతిక లక్షణాలపై సమాచారాన్ని ఎంచుకుంటుంది కాబట్టి మీరు ఆ స్ట్రీమ్లు మరియు మాడ్యూల్స్ యొక్క డేటాను కలిగి ఉంటే లేదా మీకు తెలిసిన డేటాబేస్ నుండి ఫెనోమేనా ఆధారిత బ్లాక్లను మీరు చెప్పగలిగితే మీకు తెలిసిన రొటీన్ లేదా ప్రోగ్రామ్లను తెలుసుకోవచ్చు దాని ఆధారంగా మీరు సబ్రౌటిన్ల లైబ్రరీ నుండి ఆ సమాచారాన్ని ప్రసారం చేయవచ్చు మరియు సంబంధిత డేటా నుండి భౌతిక లక్షణాలపై సమాచారాన్ని ఎంచుకోవచ్చు మరియు ఆ సమీకరణాలను పరిష్కరించడానికి కోడ్ల అమలుపరుచవచ్చు ఇప్పుడు ప్రోగ్రామ్ మరియు లేదా యూజర్ రీసైకిల్ కొరకు వాటిని పరిష్కరించడానికి నిర్ణయం వేరియబుల్స్ ఎంచుకోవాలి లెక్కల ఏకీకరణ జరుగుతుందని ధృవీకరించుకోవడం కొరకు సర్టెన్ స్ట్రీమ్ వాల్యూస్ అంచనాలను అందించాలి ప్రత్యేకించి అనేక రీసైకిల్ స్ట్రీమ్లతో ఒక ప్రక్రియ ఉంటుంది కాబట్టి ఇది చాలా ముఖ్యం కాబట్టి మీరు రీసైకిల్ చేసిన స్ట్రీమ్లతో ప్రక్రియను ఉపయోగిస్తున్నప్పుడు ఆ సమాచారం యొక్క పరస్పర అనుసంధానం అవసరం అవుతుంది ఎందుకంటే ఆ సందర్భంలో ఒక అవుట్పుట్ నుండి సమాచారం మరొక ప్రాసెస్ యూనిట్ యొక్క మరొక ఇన్పుట్కు కనెక్ట్ చేయబడుతుంది కాబట్టి ఆ సందర్భంలో సమాచారం అంతా తెలివిగా ఎంపిక చేయబడాలి మరియు ఆ రీసైకిల్ కోసం నిర్ణయ వేరియబుల్స్ ఎలా ఉండాలి లేదా ఆ లెక్క వేరియబుల్స్ ఆ గణన యొక్క మార్పిడులను ఎలా చేస్తాయో మీకు తెలుస్తుంది ఇది ముఖ్యం కోడ్ను మాడ్యూల్ నుండి మాడ్యూల్కు బదిలీ చేయడాన్ని మీరు పరిగణనలోకి తీసుకున్నప్పుడల్లా ఆ పరిష్కారం యొక్క కొంత కన్వర్జెన్స్ ఉండే విధంగా వ్రాయబడాలి స్లైడ్ ల్లోఇవ్వబడ్డ ఫ్లోషీటింగ్ అమలు చేయడం కొరకు ఇప్పుడు సాధారణ కోర్సు ఉపయోగించబడుతుంది మీకుASPENPLUSఆస్పెన్ప్లస్ CAPESకాప్స్ CHESS చెస్ CONCEPTకాన్సెప్ట్ PROCESSప్రాసెస్SIMMODసీంమోడ్ SPEEDUPస్పీడ్ అప్ SYMBOLసింబల్ అక్కడ ఫ్లోషీటింగ్ లెక్కలను అమలు చేయడానికి ఇవి కొన్నికోడ్ లను సాధారణంగా ఉపయోగిచబడును ఫ్లోషీటింగ్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటంటే ఇక్కడ ఒక సాధారణ ఫ్లోషీటింగ్ కోడ్లో సమాచార ప్రవాహం ఇవ్వబడింది ఫ్లవర్షీటింగ్ ఫంక్షన్ల వలె మీరు ముందుగా నిర్ణయించుకోవాలి ఆపై మీరు మేనేజర్ మరియు మెటీరియల్ బ్యాలెన్స్ సమీకరణం చేయాలి మరియు ఆ సమీకరణాలను ఎంచుకుని ఆ సమీకరణాలను అక్కడ వ్రాయండి ఆపై అది ఆ సంఖ్యా సబ్రౌటిన్లకు కనెక్ట్ చేయబడుతుంది తద్వారా మీరు ఈ శక్తి మరియు మెటీరియల్ బ్యాలెన్స్ సమీకరణాలను పరిష్కరించవచ్చు అన్ని స్ట్రీమ్ లు మరియు యూనిట్ కొరకు మీరు దీనిని ఇక్కడ చేయాలి మరియు తరువాత ఆ ఎక్విప్ మెంట్ సైజింగ్ కొరకు ఇన్ కార్ట్ చేయాల్సిన డేటాను సైజింగ్ చేయాలి ఆపై ఆ ఎక్విప్ మెంట్ సైజింగ్ తరువాత ఈ ఖర్చు అంచనా కొరకు ఆ ఖర్చు డేటాను కూడా చేర్చాలి మెటీరియల్ బ్యాలెన్స్ సమీకరణం తరువాత ఎక్విప్ మెంట్ సైజింగ్ కాస్ట్ ఎస్టిమేషన్ అక్కడ లింక్ సమాచారంతో ఇంటర్ కనెక్టెడ్ అయినప్పుడు ఈ ఎనర్జీ బ్యాలెన్స్ సమీకరణం అంతా కూడా ఉంటుంది అన్ని స్ట్రీమ్లు మరియు యూనిట్ కోసం మీరు దీన్ని ఇక్కడ చేయాల్సి ఉంటుంది ఆ పరికరాల సైజింగ్ కోసం చేర్చాల్సిన సైజింగ్ డేటాను చేర్చాలి ఆ పరికరాల సైజింగ్ తర్వాత ఈ వ్యయ అంచనా కోసం ఆ ఖర్చు డేటా కూడా చేర్చబడుతుంది మెటీరియల్ బ్యాలెన్స్ సమీకరణం ఆపై ఎక్విప్మెంట్ సైజింగ్ ఆపై ఖర్చు అంచనా అక్కడ లింక్ సమాచారంతో పరస్పరం అనుసంధానించబడినప్పుడు ఈ ఎనర్జీ బాలన్స్ఈక్వేషన్ ఉపయోగించాల్సివుంటుంది మరియు వాటిని కూడా పరిష్కరించిన తర్వాత మీకు తెలిసిన పరికరాల పరిమాణాన్ని చేర్చండి ఆ సైజింగ్ డేటా ఆధారంగా పరికరాల పరిమాణాన్ని విశ్లేషించండి ఆపై డేటా అంచనా వ్యయం ఆధారంగా ఖర్చు అంచనా మరియు ఆ డేటా ఆధారంగా ఆ ఎవాల్యూయేషన్ అఫ్ ది ఫీజిబిలిటీ అఫ్ థట్ ప్రాసెస్ ఇప్పుడు ఈ విధంగా మీరు ఆ ముడి పదార్థాల డేటా మరియు ఈ ప్రక్రియ యొక్క ఇతర సమాచారం ఆధారంగా ఆ ఫ్లోషీటింగ్ ప్రోగ్రామ్లను ఎలా తయారు చేయవచ్చో చెప్పవచ్చు ఇది ఎలా చేయవచ్చనే సమాచారం యొక్క పరస్పర సంబంధాలు ఇక్కడ ఒక మాడ్యూల్ ఉందని అనుకుందాం కనుక ఆ సందర్భంలో కొంతమంది ఉపవ్యవస్థ మాడ్యూల్ ఉంటుందని చెప్పారు కాబట్టి మీరు సమీకరణాలు అసమానతలు జాబితా చేయబడిన డేటా డేటాబేస్ కాల్లను కలిగి ఉన్న కొన్ని ఉపవ్యవస్థ నమూనాను ఉపయోగించాలి ఆపై మీరు ఆ ఇన్లెట్ సమాచారాన్ని కలిగి ఉండాలి వేరియబుల్స్ ఎలా ఉంటాయి కోఎఫిసిఎంట్ ఏమిటి అక్కడ ప్రవాహాలు మరియు శక్తి ప్రవహిస్తుంది అవుట్లెట్లో కూడా సమాచారం ఉండాలి వేరియబుల్స్ కోఎఫిసిఎంట్ స్ట్రీమ్స్ మరియు ఎనర్జీ ఫ్లోస్ ఇప్పుడు ఈ ఇన్లెట్ మరియు అవుట్లెట్ ఈ సబ్సిస్టమ్ మోడల్ ద్వారా ఆ సమీకరణాల అసమానతలు మరియు జాబితా చేయబడిన డేటాతో పరస్పరం కనెక్ట్ అవుతాయి వాస్తవానికి అక్కడ సమీకరణ ఆధారిత కోడ్ లకు సంబంధించి మాడ్యులర్ కోడ్ లతో కొన్ని ఇబ్బందులు ఉంటాయని మీరు గమనించవచ్చుఇప్పుడు ఒక మాడ్యూల్ యొక్క అవుట్ పుట్ మాడ్యులర్ ఆధారిత కోడ్ ల కొరకు ఈ సందర్భంలో ఇక్కడ మరో దానికి ఇన్ పుట్ కంప్యూటర్ మాడ్యూల్ లోని ఇన్ పుట్ మరియు అవుట్ పుట్ వేరియబుల్స్ ఫిక్స్ చేయబడతాయి తద్వారా మీరు అవుట్ పుట్ ని ఏకపక్షంగా పరిచయం చేయలేరు మరియు ఇన్ పుట్ ని జనరేట్ చేయలేరు మాడ్యూల్లకు పరిష్కారం యొక్క స్థిరమైన ప్రాధాన్యత క్రమం అవసరం కావచ్చు ఈ సందర్భంలో ఒక మాడ్యూల్ యొక్క అవుట్పుట్ తప్పనిసరిగా మరొకదాని ఇన్పుట్గా మారాలి అందువల్ల సమీకరణ పరిష్కార కోడ్ కంటే కన్వర్జెన్స్ నెమ్మదిగా ఉండవచ్చు మరియు ఆ సందర్భంలో గణన ఖర్చు ఎక్కువగా ఉండవచ్చు ఇప్పుడు మాడ్యూల్లోని పారామీటర్ను డిజైన్ వేరియబుల్గా పేర్కొనడానికి మీరు మాడ్యూల్ చుట్టూ కంట్రోల్ బ్లాక్ను ఉంచాలి డిజైన్ స్పెసిఫికేషన్ అక్కడ చేరుకునే విధంగా పరామీటర్ ని సర్దుబాటు చేయండి మరియు ఈ ఏర్పాటు ఒక లూప్ ను సృష్టిస్తుంది మరియు ఆ సందర్భంలో అనేక డిజైన్ వేరియబుల్స్ యొక్క విలువలను నిర్ధారించాలంటే ఆ లెక్కింపు యొక్క గూడు లూప్ లు అనేకవాటితో ముగుస్తుందని మీరు తెలుసుకోవాలి ఇప్పుడు మెటీరియల్ మరియు ఎనర్జీ బ్యాలెన్స్ సమీకరణాన్ని పరిష్కరించడానికి మాడ్యులర్ ఫ్లోషీటింగ్ కోడ్లతో సంబంధం ఉన్న ఒక ముఖ్యమైన ఫెనోమేనా చిరిగిపోయే భావన ఆ సందర్భంలో చిరిగిపోవడం అనేది మాడ్యూల్స్ మధ్య పరస్పర సంబంధాలను విడదీయడం కోసం ఉంటుంది కాబట్టి సీక్వెన్షియల్ సమాచార ప్రవాహం జరుగుతుంది మరియు రీసైకిల్ స్ట్రీమ్ల ద్వారా సృష్టించబడిన సమాచార లూప్ల కారణంగా కూడా ఇది అవసరం ఈ ఏకకాల సమీకరణం మరియు మెటీరియల్ బ్యాలెన్స్లను పరిష్కరించే మాడ్యులర్ టెక్నిక్ల కోసం ఒక ఉదాహరణ చూద్దాం ఇప్పుడు 1 రీసైకిల్ స్ట్రీమ్తో 2 దశల ప్రక్రియ రీసైకిల్ స్ట్రీమ్ మొత్తాన్ని ఇక్కడ చిన్న r యొక్క ఫంక్షన్గా లెక్కించడానికి మొత్తం మెటీరియల్ బ్యాలెన్స్ల ద్వారా చిత్రంలో చూపబడింది ఇప్పుడు పోలిక కోసం ఒక రీసైకిల్ ఉపయోగం యొక్క భిన్నం r 1 బై 4 మరియు r 3 బై 4 ఇప్పుడు ఈ సందర్భంలో మీరు రీసైకిల్ స్ట్రీమ్ మొత్తాన్ని ఇక్కడ చిన్న r యొక్క ఫంక్షన్గా లెక్కించాలి ఇప్పుడు ఇక్కడ చూడండి 2 మోడల్స్ 1 మరియు 2 2 స్టేజ్ ప్రాసెస్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ రెండవ స్టేజ్ నుండి కొంత రీసైకిల్ మొత్తం ఉంటుంది ఇప్పుడు ఆ రీసైకిల్ మొత్తం ప్రక్రియ 1 యొక్క ఈ అవుట్పుట్లోని కొన్ని భిన్నాలు కాబట్టి ఆ సందర్భంలో ఆ ఫంక్షన్గా మీరు ఆ రీసైకిల్ చేసిన స్ట్రీమ్ల మొత్తం ఏమిటో తెలుసుకోవాలి అలాగే రీసైకిల్ చేయబడిన A యొక్క భిన్నాన్ని మీరు లెక్కించాలి ఇప్పుడు ఈ సందర్భంలో మీరు A రీసైకిల్ చేసిన భాగాన్ని r 1 బై 4 మరియు r 3 బై 4 పోలిక కోసం పరిగణించవచ్చు ఈ సందర్భంలో యూనిట్ 1 కొరకు ఇక్కడ మెటీరియల్ బ్యాలెన్స్ 100 R గా ఉంటుందని నేను భావించినట్లయితే అది Aకు సమానం అవుతుంది మరియు యూనిట్ 2 కొరకు మెటీరియల్ బ్యాలెన్స్ బ్యాలెన్స్ A అనేది R Pకు సమానం అవుతుంది రీసైకిల్ చేయబడ్డ భిన్నం R కు సమానం ఇది R కు సమానం ఇప్పుడు ఈ సందర్భంలో మనం ఇక్కడ సెట్ చేసిన లినియర్ ఈక్వేషన్ న్ని రాస్తే ఇక్కడ మాదిరిగానే మనం A - R 100 కు సమానం అవుతుంది మరియు తరువాత A R - P ఆ యూనిట్ 2 ప్రకారం 0 కు సమానం అవుతుంది ఆ తర్వాత ఈ rAనుంచి R 0 కి సమానం అవుతుంది కాబట్టి ఇవి మీరు రాయగల 3 సమీకరణాలు

ఈ లినియర్ సెట్ అఫ్ ఈక్వేషన్స్ ఆస్ ఏ మెట్రిక్ ఫార్మ్స్ గా మనం వ్యక్తం చేస్తే ఈ మెట్రిక్ ఫార్మ్ ని ఇక్కడ ఈ విధంగా వ్రాయవచ్చు ఇక్కడ ఈ 1 1 1 ఇవి ప్రాథమికంగా మీకు తెలిసిన కోఎఫిసిఎంట్స్ ఇక్కడ R A P యొక్క ప్రవాహాలు ఇలా ఉంటాయి అప్పుడు మ్యాట్రిక్స్ కు దారితీసే వరుస ప్రాథమిక కార్యకలాపాలను పరిష్కరించడానికి గౌసియన్ ఎలిమినేషన్ పద్ధతిని ఉపయోగించవచ్చు ఇక్కడ మేము ఈ గాస్సియన్ ఎలిమినేషన్ పద్ధతిని ఉపయోగించవచ్చు చివరకు ఈ ఫలితాలను ఇక్కడ మెట్రిక్స్ గా వ్రాయవచ్చు ఈ విధంగా ఈ సందర్భంలో 1 0 0 0 1 0 1 00 గాస్సియన్ ఎలిమినేషన్ పద్ధతి కొరకు మీరు ఇలా చేయాలి తదనుగుణంగా ఈ ఫార్ములేషన్ లో ఈ వ్రాత భాగం యొక్క ఈమెట్రిక్స్ ఎలా ఉంటుంది అప్పుడు అది ఇలా ఉంటుంది కాబట్టి ఆ తర్వాత పరిష్కారం పొందడానికి దీనిని పరిష్కరించడం ద్వారా మేము ఇక్కడ ఇలా చెప్పవచ్చు So here and then we can say that తరువాత మనం ఈ విధంగా చెప్పగలం కాబట్టి ఈ విధంగా మనం ఈ సమీకరణాన్ని పరిష్కరించవచ్చుమెటీరియల్ బాలన్స్ ఈక్వేషన్ యొక్క ఆ లినియర్ సెట్ నుండి మెట్రిక్స్ ఏర్పడటానికి అడగండి ఇప్పుడు ఇవ్వబడ్డ 2 R విలువలకు A విలువ ఎంత R విలువ ఏమిటి ఇక్కడ పొందగల స్ట్రీమ్ కొరకు P విలువ ఎంత ఇప్పుడు A కొరకు ఒకవేళ R 1 బై 4కు సమానం అయితే 133 వస్తుంది ఒకవేళ ఫ్రాక్షన్స్ 3 బై 4 A అయితే అది 400కు సమానం అవుతుంది R అనేది చిన్నది అయితే 1 బై 4కు సమానం ఇది రీసైకిల్ స్ట్రీమ్ 33 అవుతుందిభిన్నాలకు 3 బై 4 కు సమానం రీసైకిల్ చేయబడ్డ స్ట్రీమ్ లు 300 గా ఉంటాయి ఉత్పత్తుల కొరకు భిన్నాలు 1 నుంచి 4కు సమానం అని మనం చెప్పవచ్చు ఈ ప్రొడక్ట్ స్ట్రీమ్ లు 100 మరియు అదేవిధంగా ఆ భిన్నాలు 3 బై 4కు సమానం ఇది 100 అవుతుంది కాబట్టి మేము అక్కడ వివిధ భిన్నాల కోసం ఈ పరిష్కారాన్ని పొందుతున్నాము కానీ అన్ని సందర్భాల్లో మేము ఇక్కడ 100 గా వస్తున్న ఈ ఉత్పత్తుల యొక్క అదే విలువను ఇక్కడ పొందుతున్నాము ఎందుకంటే దీని ప్రకారం వేడి 100 గా ఇవ్వబడే మొత్తం మెటీరియల్ బ్యాలెన్స్ ఇక్కడ ఉన్న అవుట్ పుట్ 100కు సమానం అని మీరు గమనించవచ్చు ఇలాంటి సమస్యల పరిష్కారానికి ఈ మాడ్యులర్ విధానానికి మరో ఉదాహరణలు ఇది ఒక యూనిట్ కోసం 1 ని పరిష్కరిస్తుంది మొదటగా r కోసం విలువను అంచనా వేస్తుంది టియర్ వేరియబుల్స్ అప్పుడు మీరు పరిష్కరించాలి ఇప్పుడు R యొక్క విలువ లెక్కించబడుతుంది ఇక్కడ ఊహించిన విలువతో లెక్కించిన విలువ పోల్చబడింది లోపం తగినంత చిన్నది కానట్లయితే R లో లోపం తగినంత చిన్నదిగా మారే వరకు యూనిట్ 2 నుండి R యొక్క కొత్త విలువ యూనిట్ 1 కోసం R యొక్క విలువను అంచనా వేస్తుంది R గురించి మొదట్లో తెలియదు కనుక మనం R తో ప్రారంభిస్తాము ఇది ఇక్కడ 0 కి సమానం మరియు ప్రాథమిక అంచనాప్రకారం A 100కు సమానం అని అనుకుందాం కాబట్టి యూనిట్ 1 కొరకు మనం ఇక్కడ Ak100 Rkకు సమానం అవుతుంది మరియు యూనిట్ 2 2 Rkఅనేది Ak r ఇన్టు కి సమానం కాబట్టి ఆ ప్రాథమిక అంచనా ఆధారంగా ప్రాథమిక అంచనాతో ప్రారంభమయ్యే విభిన్న పునరావృతాల ఆధారంగా అక్కడ A మరియు R యొక్క విభిన్న విలువలను మనం ఎలా పొందుతున్నామో ఊహించండి వరుస లెక్కల ఫలితాన్ని కలిగి ఉన్న పట్టిక ఆకృతి ఇక్కడ ఇవ్వబడింది ఆ సందర్భంలో మీరు r 0 25 మరియు మీ వద్ద ఉన్న మొదటి కేసు ఇక్కడ పునరావృతమైతే R 0 అప్పుడు A అనేది 100 కి సమానం ఆపై 2 R మీకు 25 కి సమానం ఆ ఫై 125 అప్పుడు R రీసైకిల్ తదనుగుణంగా ఉంటుంది కాబట్టి మేము ఇక్కడఇతరేషన్స్ ని మార్చినట్లయితే మరియు ఈ సంబంధం ప్రకారం ఆ r విలువను మార్చినట్లయితే మునుపటి పునరావృతాల యొక్క తుది విలువ యొక్క ప్రారంభాన్ని ఊహించడం ద్వారా మేము దీనిని వరుసగా పునరావృతం చేయవచ్చు కాబట్టి ఆ సందర్భంలో చివరకు మనం R 33 33 వద్ద పొందవచ్చు మనకు A 133 33 లభిస్తుంది ఆపై R అనేది 33 33 కి సమానంగా ఉంటుంది ఈ సందర్భంలో ఈ రీసైకిల్ స్ట్రీమ్లు ఆ పునరావృతాల ఆధారంగా మారుతున్నాయని ఇది 31 25 మరియు 32 81 మారుతున్నట్లు మీరు గమనించవచ్చు ఇది గణనీయంగా మారదని మీరు చూసిన తర్వాత ఆ సందర్భంలో మేము ఆ పునరావృతాలను అక్కడ నిలిపివేయవచ్చు ఆ R మరియు సంబంధిత A విలువ P విలువ యొక్క తుది విలువను మేము ఎంచుకోవచ్చు ఇక్కడ మేము R 33 33 వద్ద ఈ R యొక్క మార్పు దాదాపుగా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ R ఈ 7 వ పునరావృతాల వద్ద మేము R యొక్క తుది విలువను పొందుతున్నామని A తరువాత ఆ R అంటే సమానమని మనం నిర్ణయించుకోవచ్చు అదేవిధంగా R 0 75 అంటే 3 బై 4 మనం ఇక్కడ పునరావృతాలను పరిగణనలోకి తీసుకోవచ్చు దానికి అనుగుణంగా మనం లెక్కించవచ్చు మీరు అక్కడ ఆ పునరావృతాల యొక్క అనంత విలువను చూస్తారు ఇక్కడ ఇలాంటి R విలువ ఉంటుందని చెప్పవచ్చు దానికి అనుగుణంగా ఆ R విలువలో ఎలాంటి మార్పు ఉండదు కాబట్టి ఈ విధంగా మనం ఊహించడం ద్వారా R k విలువను లెక్కించవచ్చు మరియు ఆ పునరావృతాలలో తగినంత మార్పు ఉండదని మీరు అనుకుంటే మీరు ఆ పునరావృతాలను నిలిపివేయవచ్చు మరియు అక్కడ విలువను ప్రసారం చేసే నిర్దిష్ట విలువను మీరు ఎంచుకోవచ్చు కాబట్టి ఈ సందర్భంలో రీసైక్లింగ్ల నుండి ఈ R విలువ ఇట్రేషన్ల విలువపై ఆధారపడిన పునరావృతాలను మేము పరిగణనలోకి తీసుకుంటున్నాము అనంతమైన రీతిలో మీకు తెలిసిన R ఆ విలువలో దాదాపుగా అతితక్కువ మార్పును మేము పొందుతున్నాము కాబట్టి మేము ఆ R విలువ యొక్క సంబంధిత విలువను మరియు ఇతర స్ట్రీమ్ విలువలను కూడా ఎంచుకోవచ్చు ఈ రకమైన సమస్యను పరిష్కరించడానికి మేము ఈ మాడ్యులర్ ఆధారిత విధానాన్ని పరిష్కరించవచ్చుమరియు అక్కడ సమీకరణ ఆధారిత ఫ్లోషీటింగ్ ఆ సందర్భంలో మీరు తగిన కంప్యూటర్ కోడ్ని ఉపయోగించి ఏకకాలంలో పరిష్కరించబడే సరళ మరియు నాన్ లీనియర్ సమీకరణాలను పరిగణించాలి మెటీరియల్ మరియు ఎనర్జీ బ్యాలెన్స్ సమస్యలను పరిష్కరించడానికి ఏ కోడ్ ఉపయోగించినప్పటికీ మీరు తప్పనిసరిగా ఆమోదయోగ్యమైన ఫార్మాట్లో కోడ్కు నిర్దిష్ట ఇన్పుట్ సమాచారాన్ని అందించాలి అన్ని ఫ్లోషీటింగ్ కోడ్లకు ఇన్ఫర్మేషన్ ఫ్లోషీట్ అవసరం ఇన్ఫర్మేషన్ ఫ్లోషీట్లో మాదిరిగా మీరు మాడ్యులర్ ఆధారిత ఫ్లోషీటింగ్ కోసం మాథెమటికల్ మోడల్ పేరును ఉపయోగించవచ్చు అది ప్రాసెస్ యూనిట్ పేరుకు బదులుగా లెక్కల కోసం ఉపయోగించబడుతుంది ఇప్పుడు ఒకసారి సమాచార ఫ్లోషీట్ ఏర్పాటు చేసిన తర్వాత ప్రక్రియ లేదా టోపోలాజీని నిర్ణయించడం సులభం అవుతుంది ఇన్పుట్ డేటాసెట్లో చేర్చాల్సిన మాడ్యూల్స్ లేదా సబ్రౌటిన్ల మధ్య స్ట్రీమ్ ఇంటర్కనెక్షన్లను మీరు వెంటనే వ్రాయవచ్చు యూనిట్ మాడ్యూల్స్ మధ్య పరస్పర సంబంధాలు సమాచార ప్రవాహంతో పాటు పదార్థం మరియు ఎనర్జీ స్ట్రీమ్ ని సూచిస్తాయి ఇప్పుడు మాథెమటికల్ రిప్రెసెంటేషన్ లో మీరు ప్లాంట్ను చూస్తారు ఇంటర్కనక్షన్ సమీకరణాలు మోడల్ ఉపవ్యవస్థల మధ్య మెటీరియల్ ఎనర్జీ బ్యాలెన్స్ ప్రవహిస్తుంది మరియు మిక్సింగ్ రియాక్షన్ హీట్ ఎక్స్ఛేంజ్ మరియు వంటి మోడల్స్ కోసం సమీకరణాలు తప్పనిసరిగా లిస్ట్ చేయబడాలి తద్వారా వాటిని కంప్యూటర్ కోడ్లోకి ఎంటర్ చేసి సమీకరణాన్ని పరిష్కరించవచ్చు ఇప్పుడు మీకు తెలిసిన ఒక నిర్దిష్ట పట్టిక ఉంటుంది ఇది తదుపరి మీకు తెలిసిన స్లయిడ్లలో చూపబడుతుంది ఒకే ఉపవ్యవస్థ కోసం ఉపయోగించే సాధారణ సమీకరణాల రకం సాధారణంగా ప్లాంట్లో ఇలాంటి ప్రాసెస్ యూనిట్లు పదేపదే సంభవిస్తాయి మరియు వేరియబుల్స్ పేర్లు నిబంధనల సంఖ్య సారాంశాలు మరియు సమీకరణాలలో ఏవైనా కోఎఫీషియెంట్ల విలువలలో మాత్రమే తేడా ఉన్న ఒకే సమీకరణాల సమితి ద్వారా ప్రాతినిధ్యం వహించవచ్చు ఇప్పుడు అనేక సమీకరణాలు వాస్తవానికి ఉపయోగించబడుతున్నాయి కొన్ని మెటీరియల్ బ్యాలెన్స్ కొన్ని ఎనర్జీ బ్యాలెన్స్లు ఇక్కడ సాధారణ రూపాల్లో కొంత మెటీరియల్ బ్యాలెన్స్ సాధారణ రూపాల్లో ఎనర్జీ బాలన్స్ మరియు కాంపోనెంట్ మెటీరియల్ బ్యాలెన్స్ మరియు మోలార్ మాస్ ఫ్రాక్షన్స్ సమ్మషన్ కూడా ఇవ్వబడుతుంది కాబట్టి ఒక పర్టికులర్ ఫ్లో ప్రాసెస్ కోసం ఇన్కమింగ్ మెటీరియల్ స్ట్రీమ్లు ఎలా ఉంటాయి అవుట్గోయింగ్ మెటీరియల్ స్ట్రీమ్ ఏమిటో మీరు తెలుసుకోవాలిమరియు దాని ఆధారంగా మీరు ఆ మెటీరియల్ బ్యాలెన్స్ ఎనర్జీ బ్యాలెన్స్ మరియు మీరు గమనించాల్సిన కొన్ని ఇతర సమీకరణాలను కూడా చేయాలి స్లయిడ్లో చూపిన విధంగా అలాగేవేపర్ లిక్విడ్ ఈక్విలిబ్రియం డిస్ట్రిబ్యూషన్ వంటి కొన్ని ఇతర సమీకరణాలు ఉన్నాయో లేదో ఈక్విలిబ్రియం వాపోర్య్ జాషన్ కోఎఫిసిఎంట్ లేదా అది ఎలా సంబంధం కలిగి ఉంటుంది మొత్తం మోల్ బ్యాలెన్స్ మొత్తం కాంపోనెంట్ మోల్ బ్యాలెన్స్ మోలార్ అణువు బ్యాలెన్స్లు మెకానికల్ ఎనర్జీ బ్యాలెన్స్ ఆ సమీకరణాలన్నీ ఈక్వేషన్ బేస్డ్ ఫ్లోషీటింగ్లో చేర్చబడతాయి ఇప్పుడు నాన్ లీనియర్ సమీకరణాల సెట్లను పరిష్కరించడానికి సాధారణ కంప్యూటర్ కోడ్లు ఏమిటి అవి అందుబాటులో ఉన్న అనేక కోడ్లు ఉన్నాయి ఇక్కడ ఈ స్లయిడ్లో ఇది లోతైన HYBRD SOSNLE లో Co5NAF లాగా చూపబడింది మరియు వివిధమైనవి కూడా మీరు ZSYSTM అని చూస్తారు ఇవి కొన్ని నాన్ లీనియర్ సమీకరణాల సమితిని పరిష్కరించడానికి ఉపయోగించబడుతున్న ప్రసిద్ధ కోడ్లు సాధారణ ప్రాసెస్ మాడ్యూల్స్ ఇక్కడ స్లయిడ్లలో సీక్వెన్షియల్ మాడ్యులర్ బేస్ ఫ్లోషీటింగ్ కోడ్లలో వాటి సబ్రౌటిన్ పేర్లతో మిక్సర్ స్ప్లిటర్ వాల్వ్ కూడా ఫ్లాష్ డ్రమ్ వంటి ఫర్నేస్ ఎక్స్ఛేంజర్ కూడా కంప్రెసర్ టర్బైన్ ప్రాసెస్ పంప్ అబ్జార్బర్ ఎక్స్ట్రాక్టర్ స్ట్రిపర్ వంటివి ఇక్కడ ఇవ్వబడ్డాయి ఇవి సాధారణంగా మీకు తెలిసిన కెమికల్ ఇంజనీరింగ్ ప్రాసెస్ మాడ్యూల్ అక్కడ డిస్టిల్లషన్ కాలమ్ కాంప్లెక్స్ కాలమ్ సింపుల్ రియాక్టర్ కంటినొస్ స్టీర్ర్డ్ ట్యాంక్ రియాక్టర్ ప్లగ్ ఫ్లో రియాక్టర్లు సిఎస్టిఆర్ ఇలా అని మీరు చెప్పవచ్చు కాబట్టి ఇవి మీకు తెలిసిన సాధారణ రసాయన ఇంజనీరింగ్ ప్రక్రియలో ఉపయోగించే ప్రాసెస్ మాడ్యూల్స్ మరియు దీని ఆధారంగా ఫ్లోషీటింగ్ కోడ్లు వాటి సబ్రౌటిన్ పేర్లతో అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు ఆ సమీకరణాలను పరిష్కరించిన తర్వాత ఈ ప్రక్రియ ఆప్టిమైజేషన్ కోసం కంప్యూటర్ ఎయిడెడ్ టూల్స్ కూడా ముఖ్యమైనవి ఆపై మీరు అక్కడ ఒక సర్టెన్ కాన్స్టాంట్ తో కూడా ఆప్టిమైజ్ చేయాలి ఇప్పుడు ఆప్టిమైజేషన్ ప్రక్రియను నిర్వహించడానికి మరియు ఎవాల్యూయేటింగ్ చేయడానికి వివిధ కంప్యూటర్ ఎయిడెడ్ సాధనాలను ఉపయోగించవచ్చు ఇప్పుడు ప్రక్రియ సాధ్యత మోడల్ ఆధారిత ఆర్థిక మరియు సస్టైనబిలిటీ ఇండికేటర్ బేస్డ్ పర్యావరణ ఎంపికల కోసం ప్రక్రియ సాధ్యతను అంచనా వేయడానికి ఎవాల్యూయేషన్స్ నిర్వహించబడుతున్నాయని మీకు తెలుసు ఇప్పుడు ఇది ప్రాసెస్ ఫీజిబిలిటీ యొక్క వేగవంతమైన దర్యాప్తును అందిస్తుంది కాబట్టి ఆ సందర్భంలో మీరు అక్కడ కొన్ని మెథడ్ బేస్డ్ టూల్స్ ఉపయోగించాల్సి ఉంటుంది అనేక పద్ధతులు అందుబాటులో ఉన్నాయి వాటి ఆధారంగా ఆప్టిమైజేషన్ సమస్యలు ఉన్న ఆస్తులకు సంబంధిత టూల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు అక్కడ ఆస్తి నమూనా ఆధారిత పద్ధతులు వంటి కొన్ని పద్ధతులు మరియు ఆ ఆస్తి నమూనా ఆధారంగా ICAS యుటిలిటీ టూల్స్ లేదా విశ్లేషణ టూల్స్ అని పిలవబడే కొన్ని టూల్స్ అందుబాటులో ఉన్నాయి ఇక్కడ ICAS ను ఇంటిగ్రేటెడ్ కంప్యూటర్ ఎయిడెడ్ సిస్టమ్స్ అంటారు అవి మీరు చూస్తారు ఆ గ్రూప్ కంట్రిబ్యూషన్ మీ కోసం ఉపయోగించే బేస్డ్ ప్రాపర్టీ మోడల్స్ ఆవిరి లిక్విడ్ ఈక్విలిబ్రియం లిక్విడ్ లిక్విడ్ ఈక్విలిబ్రియం మరియు సాలిడ్ లిక్విడ్ ఈక్విలిబ్రియం కూడా డిస్టిల్లషన్ సరిహద్దు మొదలైనవి విశ్లేషించడానికి ఈ కోడ్లు ఉపయోగించబడుతున్నాయి ఇప్పుడు ఇది సాధారణంగా ప్రతిచర్య వేరు మరియు ప్రతిచర్య విభజన ప్రక్రియ కోసం ఫేజ్ దియాగ్రమ్స్ ల కోసం ఉపయోగించబడుతుంది CAMD డేటాబేస్ సెర్చ్ లాగా ప్రోకామ్డి లేదా ఎంపిక ఆధారంగా ఒక పద్ధతి కంప్యూటర్ ఎయిడెడ్ టూల్స్ అభివృద్ధి చేయబడ్డాయి ఆ సందర్భంలో ఈ CAMD టూల్స్ ఆధారంగా మీరు వివిధ రకాల సాల్వెంట్ బేస్డ్ సెపరేషన్ ప్రాసెసస్ కోసం సోలవెంట్స్ ను శోధించవచ్చు మరియు ఎంచుకోవచ్చు ఈ సందర్భంలో సెపరేషన్ అఫ్ ది కంపౌండ్స్ ను ప్రభావితం చేసే ఎన్విరాన్మెంటల్య్ ఫ్రెండ్లీ సోలవెంట్స్ సెలెక్ట్ చెయ్యాలి అందుకే మీరు సెపరేషన్ ప్రాసెస్ కు ఉపయోగపడే తగిన సోలవెంట్స్ మరియు వివిధ రకాల సోలవెంట్స్ ను ఎంచుకోవాలి డ్రైవింగ్ ఫోర్స్ బేస్డ్ ఈక్విలిబ్రియమ్ బేస్డ్ మెథడ్స్ వంటి మరొక ముఖ్యమైన పద్ధతి అవి కంప్యూటర్ టూల్స్ లేదా అవి ఇక్కడ PDS డిజైన్ ఎనాలిసిస్ టూల్స్ లాంటివి డిస్టిల్లషన్ కాలమ్ రూపకల్పన కోసం జనరేషన్ అఫ్ ఫేజ్ మరియు డ్రైవింగ్ ఫోర్స్ డైయగ్రామ్ లు ఉపయోగించబడుతున్నాయి మరియు ఆ సందర్భంలో హైబ్రిడ్ యొక్క సరైన డిజైన్ కోసం ఆ డ్రైవింగ్ ఫోర్స్ డైయగ్రామ్ ను ఎలా ఉపయోగించాలి మరియు అక్కడ తీవ్రతరం చేసిన యూనిట్ కార్యకలాపాలు మోడల్ హ్యూరిస్టిక్ ఆధారిత టూల్స్ వంటి ఇతర సాధనాలు దీనిని ECON అని పిలుస్తారు ఈ సందర్భంలోకాల్క్యూలేషన్ మరియు పరిణామం ఈ ECON ఆధారంగా జరుగుతుంది ఈ SustainPro లేదా విశ్లేషణ వంటి ఇక్కడ ఆధారపడిన మోడల్ వంటివి సాధారణంగా ప్రక్రియ తీవ్రతను సాధించడానికి డిజైన్ లక్ష్యాలను గుర్తించడం కోసం ప్రక్రియ యొక్క ఎన్విరాన్మెంటల్ ఎవాల్యూయేషన్ గురించి మీకు తెలుసు ప్రోప్రెడ్ అని పిలువబడే మరొక ముఖ్యమైన మోడల్ దీనిని సాధారణంగా స్వచ్ఛమైన భాగం ఆస్తి అంచనా కోసం ఉపయోగిస్తారు కాబట్టి ఆ పర్టికులర్ ప్రాసెస్ కోసం ఈ సాధనం ఆధారంగా ఆ సమ్మేళనం యొక్క ఆస్తిని ఎలా అంచనా వేయాలి ఈక్వేషన్ ఓరియెంటెడ్ ప్రాబ్లెమ్ పరిష్కార సాధనం ఆస్పెన్ కస్టమ్ మోడల్ వంటివి కూడా అందుబాటులో ఉన్నాయి

ఆ సందర్భంలో మోడల్ బేస్డ్ ఎవాల్యూయేషన్స్ మరియు ఇంటెన్సిఫైడ్ లేదా హైబ్రిడ్ యూనిట్ కార్యకలాపాల రూపకల్పన ఈ సాధనం ఆధారంగా జరుగుతోంది మోడల్ ఆధారిత లెక్కలు కూడా ఒక పద్ధతి ఆ సందర్భంలో టూల్ అక్కడ ఆస్పెన్ ప్లస్ లేదా ప్రో II మరియు ఈ మీరు సాధనాల ఆధారంగా మీరు మోడల్ బేస్డ్ సిములేషన్ మరియు బహుళ తీవ్రత ప్రాసెస్ ప్రత్యామ్నాయాల విశ్లేషణను అంచనా వేయవచ్చు మేము ఆ ఫ్లోషీటింగ్ మోడ్యులర్ బేస్డ్ ఫ్లోషీటింగ్ మరియు ఈక్వేషన్బేస్డ్ ఫ్లోషీటింగ్ యొక్క విభిన్న అంశాలను వివరించాము అలాగే ఆ కోడ్ల ఆధారంగా ఆ సమీకరణ ఆధారిత ఫ్లోషీటింగ్ను ఎలా పరిష్కరించాలి అలాగే ఇతర కంప్యూటర్ ఆధారిత ఫ్లోషీటింగ్ కోడ్లు ఏవి అందుబాటులో ఉన్నాయో ఇక్కడ చూపబడింది కాబట్టి ఈ ఫ్లోషీటింగ్లలో ఇవి చాలా ప్రాథమికమైనవి దీని గురించి మరింత అర్థం చేసుకోవడం మీకు అక్కడ ఫ్లోషీటింగ్ కోడ్లు తెలుసు దీని కోసం మీరు మరొక కోర్సు చేయాల్సి ఉంటుంది దీని కోసం మీరు ఆప్టిమైజేషన్ కోర్సును తెలుసుకోవచ్చు ఇక్కడ మీరు వివిధ కోడ్లను నేర్చుకోవచ్చు దీని ద్వారా మీరు ఆ ఆప్టిమైజేషన్ సమస్యను ఆ విభిన్న సాధనాల ఆధారంగా పరిష్కరించవచ్చు మరియు అది ఎలా చేయవచ్చు అక్కడ కాబట్టి ఈ కోర్సు మాత్రమే నేర్చుకోవడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంది మరియు ఈ విభిన్న కోడ్ల ఆధారంగా మీకు తెలిసిన ఆప్టిమైజేషన్ సమస్యను మరింత అర్థం చేసుకోవడానికి ఇది సహాయకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను కనుక ఇది మీకు ఉపయోగకరంగా ఉంటుంది ఈ పాఠ్యపుస్తకాల నుండి ప్రాథమికంగా ఈ ఫ్లోషీటింగ్ విషయాల కోసం మరింత ముందుకు వెళ్లాలని నేను సూచిస్తున్నాను అక్కడ మీకు మరింత సమాచారం ఉంటుంది మరియు తదుపరి మాడ్యూల్లో మేము ఏకకాలంలో మెటీరియల్ ఎనర్జీ బ్యాలెన్స్ సమీకరణాలతో రసాయన ప్రక్రియల కేస్ స్టడీస్ గురించి చర్చించడానికి మీకు ప్రయత్నిస్తాము కాబట్టి శక్తి సమతుల్య సమీకరణం మెటీరియల్ బ్యాలెన్స్ సమీకరణం అవి సమీకరణాలను ఎలా పరిష్కరించాలో కూడా మనం ఇప్పటి వరకు నేర్చుకున్నది కాబట్టి దాని ఆధారంగా మీకు తెలిసిన ఒక బహుళ యూనిట్లతో పారిశ్రామిక ప్రక్రియ పూర్తి ప్రక్రియలను మేము వివరిస్తాము ఆ మెటీరియల్ బ్యాలెన్స్ మరియు ఎనర్జీ బ్యాలెన్స్ ఎలా చేయాలో మేము చూపిస్తాము దాని ఆధారంగా మీరు పూర్తి రసాయన ప్రక్రియను అర్థం చేసుకోగలుగుతారు అది మెటీరియల్ మరియు ఎనర్జీ బ్యాలెన్స్ కాబట్టి ఇక్కడ మీ దృష్టిని కేంద్రీకరించినందుకు ధన్యవాదాలు